కాబట్టి బేసిస్ ఫంక్షన్ల రకాలను చర్చించిన తర్వాత మనం ఈ పద్ధతిని మరింత వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము మరియు సరళమైన ఉదాహరణ 1D సరే కాబట్టి సమీకరణాలను ఎలా సెటప్ చేయాలో మనకు తెలుసు దానిని బలహీనమైన రూపంలోకి మార్చండి ఇది FEM యొక్క విలక్షణమైన లక్షణం అది ఏమిటో నేను మీకు చెప్తాను మరియు దాన్ని ఎలా పరిష్కరించాలో తెలుసుకుంటాము కాబట్టి ఈక్వేషన్ సెటప్ ఇప్పుడు ఇక్కడ ఉన్న బోర్డ్లో నేను చాలా జెనరిక్ అవకలన సమీకరణాన్ని వ్రాసాను ఈ అవకలన సమీకరణంలో మీ తెలియనివి మీరు కనుగొనలనుకుంటున్నవి లో ఉన్నాయి మరియు ఇవి మీకు అందించబడతాయి కనుక తెలిసినవి ఇప్పుడు నేను ప్రారంభంలో ఇలాంటి అవకలన సమీకరణాన్ని ఎందుకు ఎంచుకున్నాను కాబట్టి ముందుగా గణిత కోర్సులు గుర్తు ఉన్నవారికి ఈ అవకలన సమీకరణం మీకు గుర్తున్నట్లయితే స్టర్మ్ లియోవిల్లే అవకలన సమీకరణానికి చాలా పోలి ఉంటుంది ఆ సమీకరణంలో కొన్ని అదనపు పదాలు ఉన్నాయి అవి ఇక్కడ లేవు కానీ నా ఉద్దేశ్యం ఎడమ వైపు నిర్మాణం ఒకేలా కనిపిస్తుంది మరియు దాని యొక్క శక్తి ఈ జెనరిక్ రూపంలో దాదాపు ఏదైనా రెండవ ఆర్డర్ అవకలన సమీకరణాన్ని వ్యక్తీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది సరే ఇప్పుడు నేను మీకు రెండు ఉదాహరణలను చూపుతాను కాబట్టి ఉదాహరణకు పారలెల్ ప్లేట్ కెపాసిటర్ ఒక dc సమస్య అయితే dc సమస్య కోసం మీకు ఛార్జ్ ఉందని తెలుసు మరియు మీరు వోల్టేజ్ని కనుగొనాలనుకుంటున్నారు ఇది మన dc సమస్య కనుక దీనిని ఏ సమీకరణం అని కూడా పిలుస్తారు ఛార్జ్ ఉన్న ప్రతిచోటా పొటెన్షియల్ ను కనుగొనాలి ఇది స్టాటిక్స్ లాప్లేస్ సమీకరణం కాబట్టి పారలెల్ ప్లేట్ కెపాసిటర్ ఈ విధంగా ఉంటుంది మీకు రెండు దిశలలో అనంతమైన కెపాసిటర్ ఉందని తెలుసు ఇది గ్రౌండ్ మరియు ఇక్కడ ఉన్నది కొంత వోల్టేజ్ V మనం సమస్యను ఈ విధంగా పరిష్కరించాలనుకున్నాము కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ U గా తీసుకున్నాము మరియు ఇది మన x ఈ బిందువు వద్ద పొటెన్షియల్ విలువ ఎంత 0 కనుక ఇది ఒక గ్రౌన్దేడ్ ప్లేట్ అవుతుంది మరియు ఎగువ ప్లేట్ కొంత వోల్టేజ్ వద్ద నిర్వహించబడుతుంది మరియు కెపాసిటర్ ద్వారా వెళ్ళేటప్పుడు పొటెన్షియల్ ఎలా మారుతుందో మీరు కనుగొనాలనుకుంటున్నారుఇది మనం కనుక్కోవలసిన విషయం కాబట్టి అవకలన సమీకరణం అని మనకు తెలుసు దీనిని ఈ జెనరిక్ రూపంలోకి మార్చవచ్చా నేను చేయగలను అందుకోసం నేను ఏమి చేయాలి ఉదాహరణకు విలువ ఎంత విద్యార్థి విలువ 1 p 1 సరైన సమాధానం తర్వాత ఏమిటి విద్యార్థి 0 q విలువ 0 ఆపై f విలువ ఎంత విద్యార్థి అవును f కనుక ఇది అవుతుంది కాబట్టి ఇక్కడ కొత్త విషయం ఏమి లేదు ఈ జెనరిక్ సమీకరణం విద్యుదయస్కాంతంలో చాలా సమస్యలను క్యాప్చర్ చేయగలదు అందుకే మనం దానిని పరిశీలిస్తునాము ఇప్పుడు మరొక సమస్య తీసుకుందాము మొదటిది పారలెల్ ప్లేట్ మరియు రెండవ సమస్య పారలెల్ ప్లేట్ల మధ్య ఒక తరగం దీని సమీకరణం మీరు ఇప్పటికే అధ్యయనం చేశారు ఇది హెల్మ్హోల్ట్జ్ ఈక్వెషన్ తరంగ సమీకరణం అంటే హెల్మ్హోల్ట్జ్ ఈక్వెషన్ మరియు హెల్మ్హోల్ట్జ్ సమీకరణం మీకు తెలిసినట్లుగా దేనికి సమానం ఏదైనా స్థిరాంకం మరియు కరెంట్ J యొక్క గుణకారం మనం ఈ సమీకరణాన్ని చాలాసార్లు చూశాము కాబట్టి నేను ఈ సమీకరణాన్ని ఈ రూపంలో ఎలా పొందగలను విద్యార్థి p స్క్వేర్ కాబట్టి వాస్తవానికి p విలువ 1గా తీసుకోవాలని అనిపిస్తుంది కానీ మరియు స్థిరంగా ఉండవలసిన అవసరం లేదని గుర్తుంచుకోండి అవి స్థిరాంకాలు కాకపోవచ్చు కాబట్టి అదే ట్రిక్ మాక్స్వెల్ సమీకరణాల నుండి Hని తీసివేయడానికి మనం తీసుకోవాలి కనుక విలువ తీసుకోవాలి కాబట్టి మొదటి పదం ఇలా ఉంటుంది రెండో టర్మ్ తో పాటు ఇంకొకటి ఉంటుంది మరొక భౌతిక ధర్మం ఏమిటి కాబట్టి ఏదైనా కరెంట్ సోర్స్ వద్ద ddx k02 rE f కాబట్టి ఇక్కడ p 1r మరియు విలువ కాబట్టి ఇది సాధారణ అవకలన సమీకరణం ఇది చాలాసార్లు సూటిగా ఉపయోగించాము ఒక విషయం ఏమిటంటే బౌండరీ కండిషన్లు ఉన్నాయి వాటిని మరియు వద్ద పాటించి గౌరవించడం ముఖ్యమైన విషయం మరియు అది ఎలా జరుగుతుందో మనం చూస్తాము కాబట్టి ఇప్పుడు దానిని FEM ఫ్రేమ్వర్క్లో ఉంచుదాం FEMకి మనం చెప్పిన మరొక పదం వెయిటెడ్ రెసిడ్యూల్ మెథడ్ అయితే వెయిటెడ్ రెసిడ్యూల్ కోసం మొదట నేను రెసిడ్యూల్ను నిర్వచించాలి కాబట్టి ఇది నా అవకలన సమీకరణం ఇందులో రెసిడ్యూల్ ఏమిటి ఎడమ చేతి వైపు మరియు కుడి వైపు వ్యత్యాసం రెసిడ్యూల్ అంటారు కాబట్టి ఈ రెసిడ్యూల్ R ఎడమ చేతి వైపు మైనస్ కుడి వైపుగా నిర్వచించబడింది మరియు నేను ఏమి చేయాలనుకుంటున్నాను వెయిటెడ్ రెసిడ్యూల్ మెథడ్ కాబట్టి మనం ఏదైనా వెయిటింగ్ ఫంక్షన్ యొక్క సమగ్రతను తీసుకోవాలి నేను దానిని గా భావించి దానిని 0కి సమానంగా సెట్ చేస్తాను అది వెయిటెడ్ రెసిడ్యూల్ మెథడ్ అవుతుంది కాబట్టి ఇంతకుముందు నేను దీన్ని బేసిస్ ఫంక్షన్ గా పిలిచాను ఇప్పుడు దీన్ని W అని పిలుస్తున్నాను ఎందుకంటే W అనేది వెయిటెడ్ అనే పదం నుండి వచ్చింది కాబట్టి W అనేది మీ వెయిట్ ఫంక్షన్ లేదా బేసిస్ ఫంక్షన్ లేదా టెస్టింగ్ ఫంక్షన్ ఇవన్నీ దాని కోసం ఉపయోగించే విభిన్న పదాలు మరొక పదం ట్రయల్ ఫంక్షన్ కూడా మనం ఉపయోగించవచ్చు ప్రతి ఒక్కరూ దాని కోసం వారి స్వంత పదంతో ముందుకు వస్తారు కానీ అన్ని ఒకే టర్మ్స్ ని సూచిస్తాయి ఏకీకరణ యొక్క డొమైన్ ఏమిటి m ఇది Wm మద్దతు ఉదాహరణకు 1 D కేసులో ఏమిటి విద్యార్థి సెగ్మెంట్ నోడ్ కాదు అది mth సెగ్మెంట్లో నిర్వచించబడిన ఫంక్షన్ కాబట్టి ఇది ఒక ఫంక్షన్ సెగ్మెంట్లో మాత్రమే సున్నా కాదు దాని వెలుపల అన్ని చోట్లా సున్నా ఈ విధంగా ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం మెరుగ్గా విజువలైజ్ చేద్దాం ఇది 1 డి సమస్య కనుక నేను లైన్ షేప్ ఫంక్షన్స్ గీయాలి W షేప్ ఫంక్షన్ అవుతుంది ఎందుకంటే మనం గాలెర్కిన్స్ మెథడ్Galerkin's method ఉపయోగిస్తాము ఇక్కడ ఇందులో బేసిస్ ఫంక్షన్స్ మరియు టెస్టింగ్ ఫంక్షన్ ఒకేలా ఉంటాయి కాబట్టి మనం వీటికి పేర్లు పెట్టుకుందాం ఇది నా ఇప్పుడు ఇక్కడ తెలియని వాటిని నేను అని పిలుస్తాను కాబట్టి మరియు మొదలైనవి ఉన్నాయి కాబట్టి ని తెలియని వాటికి గ్లోబల్ పేరుగా పిలుస్తాను కాబట్టి ఇక్కడ చాలా నోడ్లు ఉన్నాయి ఒకవేళ n నోడ్లు ఉంటే ఒక్కొక్కటిగా అవి తెలియనివి ఇప్పుడు స్థానిక పేర్ల పరంగా నేను స్థానిక పేర్లను ఏమని పిలవగలను కాబట్టి ఉదాహరణకు ఇది e 1 e 2 కాబట్టి ఇక్కడ నేను దీన్ని యు అని పిలుస్తాను నేను ఈ సెగ్మెంట్ లేదా ఈ సెగ్మెంట్ని సూచిస్తున్నాను కాబట్టి నేను ఇలా సూచించవచ్చా సూపర్ స్క్రిప్ట్ కాబట్టి ప్రతి ఎలిమెంట్ ఎడమ నోడ్ విలువ మరియు కుడి నోడ్ విలువ అనే రెండు తెలియని వాటిని కలిగి ఉంటుంది నేను ఎడమ నోడ్ విలువను 1 కుడి నోడ్ విలువను 2గా పిలిచాను కాబట్టి e అనేది 1కి సమానమైన సంధర్భం తీసుకుంటే ఈ వ్యక్తి ఎడమ లేదా కుడి నోడ్లో ఉన్నాడా విద్యార్థి కుడి వైపు ఉన్న నోడ్ కుడి నోడ్ అవుతుంది కాబట్టి నేను గా తీసుకున్నాను నేను దీన్ని Ue2 అని కూడా పిలవచ్చు e2 లో ఇది ఎడమ నోడ్ లేదా కుడి నోడ్ ఏమని పిలుస్తాను విద్యార్థి ఎడమ నోడ్ ఎడమ నోడ్ మరియు ఇది U2 క్షమించండి ఇది సబ్స్క్రిప్ట్ విలువ U2 కాబట్టి అదే తెలియని దానిని మూడు వేర్వేరు పేర్లతో పిలుస్తున్నాము దీన్ని చేయడం అనవసరంగా అనిపించవచ్చు కానీ వాస్తవానికి ఇది కోడింగ్లో అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీకు స్థానిక నామకరణ సంప్రదాయం ఉంది మరియు మీరు ప్రపంచ నామకరణ సంప్రదాయానికి మ్యాపింగ్ కలిగి ఉంటారు మీకు తెలియడం కోసం మూడు నోడ్లు నాలుగు నోడ్లు నేను పెన్ మరియు పేపర్పై చేసినప్పుడు ఇది చాలా అనవసరంగా అనిపిస్తుంది కానీ మీరు మిలియన్ల ఎలిమెంట్స్ కోసం పని చేసే కోడ్ను వ్రాసినప్పుడు అది చాలా అవసరం కాబట్టి మీకు ఉండగా ఇవన్నీ ఎందుకు కలిగి ఉన్నారని మొదట కొద్దిగా వెర్రిగా కనిపిస్తుంది కానీ మీ సిస్టమ్ను క్రమపద్ధతిలో రూపొందించడానికి అంటే మీ సమీకరణాలను రూపొందించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది విద్యార్థి అయితే ఎందుకు అనేది నేను దానికి పెట్టే గ్లోబల్ పేరు కాబట్టి ఇది స్థానిక పేరు కేవలం స్థానిక పేరు మాత్రమే విద్యార్థి ఇక్కడ ఉంది విద్యార్థి e 1 వద్ద కాదు ఈ లో రెండు అనేది ఎడమ లేదా కుడి దేనిని సూచిస్తుంది విద్యార్థి అది మరియు ఇది గ్లోబల్ సంఖ్యను సూచిస్తుంది విద్యార్థి ఆ సబ్స్క్రిప్ట్ 2 ఏమిటి ఇక్కడ ఉన్న సబ్స్క్రిప్ట్ రెండు అంటే పైన ఎలిమెంట్ లేకుంటే అది గ్లోబల్ నంబర్ను సూచిస్తుంది ఇక్కడ ఎన్ని నోడ్లు ఉన్నాయి మూడు నోడ్లు కానీ నేను స్థానికంగా లోపల సూచిస్తుంటే ఇది l లేదా rని సూచిస్తుంది కాబట్టి మంచిది విద్యార్థి ఉన్నాయి అవును నా దగ్గర 10000 ఎలిమెంట్స్ ఉంటే నేను వాటిని నంబరింగ్ చేయాల్సి ఉంటుంది కానీ నేను ఎలిమెంట్ల జాబితాను నిర్వహిస్తుంటే ప్రతి ఎలిమెంట్లో రెండు మాత్రమే ఉన్నాయి లేదా మీరు దానిని UL మరియు URగా వ్రాయవచ్చు కానీ మీరు కోడ్ చేసినప్పుడు శ్రేణికి సహజ సూచికలుగా ఉంటాయి కాబట్టి ఇది ఎడమ లేదా కుడి వైపు ఉందా అనే విషయం గుర్తుఉంచుకోవాలి కాబట్టి ఇవి లోకల్ మరియు గ్లోబల్ మధ్య మ్యాపింగ్ నిర్వహించబడాలి సాధారణంగా ఈ మ్యాపింగ్ను నిర్వహించడానికి మీరు ఉపయోగించే కొంత డేటా నిర్మాణం ఉంటుంది కాబట్టి ఈ మ్యాపింగ్ మీకు ఏమి చెబుతుంది మీరు నాకు గ్లోబల్ నంబర్ ఇస్తే దాని స్థానిక సంఖ్యలు ఏమిటో మీరు నాకు చెప్పగలరు మీరు నాకు స్థానిక సంఖ్యలను ఇస్తే మ్యాపింగ్ మీకు గ్లోబల్ నంబర్ చెబుతుంది కాబట్టి మీరు మీ కోడ్ని అమలు చేసినప్పుడు ఇవి ఆచరణాత్మక సమస్యలు మీరు ఈ కార్యాచరణను కలిగి ఉండాలి కనుక ఇప్పుడు నేను ఇక్కడ ఈ W ఎంపిక గురించి ఒక విషయం ప్రస్తావించాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మనం కోసం ఎటువంటి నిబంధనలు విధించలేదు మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నది వెయిటెడ్ రెసిడ్యూల్ మెథడ్ గురించి నేను క్లుప్తంగా యొక్క నిబంధనలు ఏమిటో ప్రస్తావిస్తాను ఏదైనా గా తీసుకోవచ్చా ఉదాహరణకు పల్స్ బేసిస్ ఫంక్షన్ Wmగా తీసుకోగలమా లేదా అలాంటిదేదైనా తీసుకోగలమా కాబట్టి చాలా కనిష్టంగా రెండు నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు ఏమిటంటే మరియు దాని ఉత్పన్నం ఇవి డొమైన్పై వర్గ సమగ్రంగా ఉండాలి ఇక్కడ రెండు నిబంధలను లేవు ఇది U మరియు దాని ఉత్పన్నంపై ఉన్న నిబంధన ఇది దేనిని సూచిస్తుంది అది ఏంటి అంటే కాబట్టి ఉదాహరణకు నేను యొక్క వర్గం తీసుకొని దానికి ఉత్పన్నం యొక్క వర్గం కలిపి ఏకీకరణ చేస్తే అది పరిమితంగా ఉండాలి

ఇది ఎందుకు అవసరం అనే వ్యుత్పత్తికి మనం వెళ్లడం లేదు కానీ మీరు దానిని వాస్తవ ప్రకటనగా తీసుకోవచ్చు విద్యార్థి ఇది పై ఉండదు బయట 0 ఉంటుందని ఊహించబడింది కాబట్టి నేను దీన్ని మొత్తం డొమైన్ కోసం వ్రాయవచ్చు కాబట్టి ఈ మొత్తం డొమైన్లో ఈ W Wగా ఉండాలి మరియు ఈ ఉత్తపన్నానికి వర్గ సమగ్రత ఉండాలి విద్యార్థి దీని కారణం ఏమిటి కాబట్టి దీనికి కారణం నేను చెప్పినట్లుగా మనం తార్కికంలోకి వెళ్లడం లేదు కానీ లాజిక్ సమానంగా ఉంటుంది ఉదాహరణకు ఫోరియర్ సిరీస్ని ఉపయోగించి ఒక ఫంక్షన్ను వ్యక్తపరచడం ఈ ఫంక్షన్ వర్గ సమగ్రత కలిగి ఉండాలి మరియు మొదలైనవి కాబట్టి సారూప్య ఆలోచన ఇది సంతృప్తి చెందినప్పుడు FEM సమీకరణాల వ్యవస్థ కచ్చితంగా పరిష్కారాన్ని ఇస్తుందని నిరూపించడం సాధ్యమవుతుంది FEM ఇచ్చే సమీకరణాల వ్యవస్థ ఈ హామీ కింద సరైన పరిష్కారానికి కలుస్తుంది అదనంగా వాస్తవానికి ఇక్కడ రెండు షరతులు ఉన్నాయి ఇది మొదటి నిబంధన రెండవది ఇది సులభమైన నిబంధన ఇది Wmx బౌండరీ కండిషన్కు కట్టుబడి ఉండాలి కాబట్టి ఒక ఉదాహరణగా సమస్య డిరిచ్లెట్ బౌండరీ కండిషన్స్ మరియు కలిగి ఉందని భావించాను ఇక్కడ చివరి నోడ్ 0 కాబట్టి పరిష్కారం వద్ద బౌండరీ కండిషన్ నేను పల్స్ బేస్ ఫంక్షన్లను ఉపయోగించవచ్చా ఉపయోగించకూడదు ఎందుకంటే బేసిస్ ఫంక్షన్లే బౌండరీ కండిషన్ను సంతృప్తి పరచడం లేదునేను వెయిట్ పెట్టి తరువాత దాని విలువ 0గా తీసుకుంటే సరిపోదు కానీ బేసిస్ ఫంక్షన్ కూడా బౌండరీ కండిషన్ని సంతృప్తి పరచడం లేదు మరోవైపు నేను సున్నా నుండి ప్రారంభమయ్యే త్రిభుజాన్ని కలిగి ఉంటే అది వర్తిస్తుంది కాబట్టి ఒక చిన్న ఉదాహరణను చూద్దాం అయితే ఇవి మనం గుర్తుంచుకోవలసిన రెండు ప్రధాన నిబంధనలు సాధారణంగా మనకు కొత్త బేసిస్ ఫంక్షన్లను నిర్మించే ఉదేశ్యం లేదు కాబట్టి మనం బాగా తెలిసిన బేసిస్ ఫంక్షన్లను ఉపయోగించబోతున్నాము ఈ నిబంధనలు ఇప్పటికే సంతృప్తి చెందాయి మనం వాటిని తనిఖీ చేయడానికి సమయాన్ని వృథా చేయకుండా ఉపయోగిస్తాము మనం 0 ఉండేలా బలవంతం చేస్తాము ఇలా ప్రారంభించడం అనేది బేసిస్ ఫంక్షన్ యొక్క తెలివైన ఎంపిక కాదు కాబట్టి మనం ఈ సమయంలో ఇవన్నీ తీసుకుంటాము ఇప్పటి వరకు చెప్పింది స్పష్టంగా ఉందా ఇది మీరు కావాలనుకున్నది ఏదైనా కావచ్చు అంటే గాలేర్కిన్ పద్దతిలో టెస్టింగ్ ఫంక్షన్ W మరియు U కోసం బేసిస్ ఫంక్షన్ రెండు ఒకటే కాబట్టి మీరు బేసిస్ మరియు టెస్టింగ్ రెండింటికీ మనం చూసినట్లుగా లాగ్రాంజ్ ఇంటర్పోలేటింగ్ పొలినామియల్ తీసుకోవచ్చు విద్యార్థి అవును కాబట్టి దాని కోసం ఈ షరతులు సంతృప్తి చెందాయి లాగ్రాంజ్ పొలినామియల్ కోసం అవును అవి సంతృప్తికరంగా ఉన్నాయి